హలోసాఫ్ట్ స్కిల్స్ మరియు వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేయడంపై ఎన్పిటిఇఎల్ మూక్ కోర్సుకు తిరిగి స్వాగతం

ఇది ఏడవ వారం మాడ్యూల్ నంబర్ 3 మరియు లెక్చర్ నంబర్ 39 నేను ఈ వారంలో అశాబ్దిక సమాచార మార్పిడిపై చర్చను ప్రారంభించాను మరియు ఈ మాడ్యూల్లో ముఖ్యంగా నేను అశాబ్దిక సమాచార మార్పిడి పరంగా కొన్ని ప్రాథమిక అంశాలు మరియు సార్వత్రిక విషయాల గురించి మాట్లాడబోతున్నాను నేను ప్రారంభించే ముందుమునుపటి ఉపన్యాసంలో నేను చేసిన దాని గురించి క్లుప్తంగా సమీక్షిస్తాను మునుపటి ఉపన్యాసంలో నేను అశాబ్దిక సమాచార మార్పిడి యొక్క కొన్ని ప్రాథమిక సమస్యలను ముఖ్యంగా సాధారణంగా మౌఖిక మరియు అశాబ్దిక వాడకానికి సంబంధించిన సమస్యలను హైలైట్ చేసాను ఆపై మనం వచ్చినప్పుడు మరియు అశాబ్దిక గురించి మాట్లాడటానికి వచ్చినప్పుడు నేను స్వచ్ఛంద శరీర భాష మరియు అసంకల్పిత శరీర భాషపై దృష్టి పెట్టాను స్వచ్ఛంద శరీర భాష అనేది మనం చేసే నమస్తే కరచాలనం వంటి లాంఛనప్రాయమైన హావభావాలు మరియు దాని గురించి మనకు చాలా అవగాహన ఉంది అందుకే ఇది సమస్యాత్మకమైనది కాదు కానీ అసంకల్పిత శరీర భాష కాబట్టి అది వాస్తవానికి మన అంతర్గత ఆలోచనల యొక్క ఉపచేతన ప్రతిబింబం అంటే ఇది సమస్యాత్మకమైనది ఎందుకంటే మన శరీర భాష ద్వారా మనం ఇతరులకు ఏమి చెప్తున్నామో మనకు నిజంగా తెలియదు మనం భయపడుతున్నామామనం అతిగా ఆత్మవిశ్వాసంతో ఉన్నామామనం నాడీగా ఉన్నామాకాబట్టి మీరు దానిని నియంత్రించాలనుకున్నప్పటికీఇతరులకు వ్యక్తపరచడానికి మరియు ఆధారాలు ఇవ్వడానికి మన స్వంత శరీరాన్ని ఉపయోగిస్తున్నాము సమస్యల పరంగా నేను మునుపటి ఉపన్యాసంలో మాట్లాడిన ఇతర ఆసక్తికరమైన అంశం ఏమిటంటే రూపానికి సంబంధించి కాబట్టిమీ రూపాన్ని గురించి మీరు నిజంగా ఎందుకు బాధపడాలి అని మీకు చెప్పడానికి నేను దీనిని హైలైట్ చేసాను ఎందుకంటే అశాబ్దిక సమాచార మార్పిడి పరంగా ఆకర్షణీయమైన లేదా మరింత తెలివైన వ్యక్తులువారు మరింత సమర్థులు కావాలి ప్రజలు తాము సాధారణంగా మరింత తెలివైనవారమనిసమర్థులమని భావిస్తారుకాబట్టి వారిని నియమించుకోవాలి వారికి వేగంగా పదోన్నతి కల్పించాలికాబట్టి వారికి ఇంక్రిమెంట్ పరంగా ఎక్కువ డబ్బు ఇవ్వాలి ఇప్పుడుఆసక్తికరమైన విషయం ఏమిటంటేదీనిని ధృవీకరించడానికి దీనిని ధృవీకరించడానికి వాస్తవిక ఆధారంకానీ ఇది అశాబ్దిక సమాచార మార్పిడి యొక్క ప్రభావం మీరు మాట్లాడే ముందు 93 శాతం ప్రభావం ఏర్పడుతుంది కాబట్టి అది వాస్తవానికి ఇస్తోంది ఈ రూపాన్ని అది అర్హమైనదా కాదా అనే ప్రభావంకాబట్టి అది అలా చేయడానికి ప్రయత్నిస్తోంది కాబట్టిమీరు మీ రూపాన్ని గురించి జాగ్రత్తగా ఉండాలని నేను మీకు చెప్పాను కాబట్టి ఇది మీ గురించి కాదు శారీరక అంశాల పరంగా అందంగా కనిపిస్తారు కానీ మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవడంమీ శరీర భాషను జాగ్రత్తగా చూసుకోవడం మరియు అన్ని విషయాలలో అందంగా కనిపిస్తారు తరువాత నేను అశాబ్దిక సమాచార మార్పిడి రకాల గురించి ముఖ్యంగా నేను దృష్టి సారించిన ఏడు రకాల గురించి మాట్లాడాను కైనెసిక్స్ వాస్తవానికి సాధారణంగా శరీర కదలిక మరియు సంజ్ఞలను సూచిస్తుందిముఖ కవళికల గురించి మనం మాట్లాడాము ఆపై ఆరు ప్రాథమిక ముఖ కవళికలను చూశాము ఓక్యులోసిక్స్ అనేది కంటి చూపుల గురించి ఆపై ఇక్కడ నేను విస్తరణ మరియు సంకోచం గురించి మాట్లాడాను మరియు మీ కంటి చూపుల పరంగా మీ ప్రవర్తనను చూడటం ద్వారా ప్రజలు మీకు చాలా ఎక్కువ ధరకు ఏదైనా విక్రయించాలనే మీ ఆసక్తిని ఎలా మార్చగలరు హ్యాప్టిక్స్ అంటే స్పర్శతో సంబంధం కలిగి ఉంటుంది అప్పుడు శిశువు దానితో బంధం కలిగి ఉందని మనకు తెలుసు ఆపై అది కొనసాగే విషయం ఇంకా ఒకరు పెరుగుతారు ఆపై స్పర్శ లేదా స్పర్శ లేకపోవడం మనకు ఎంత సాన్నిహిత్యాన్ని వ్యక్తుల మధ్య సంబంధాలలో ఎంత సౌకర్యాన్ని పొందుతుందో తెలియజేస్తుంది అప్పుడు నేను పరస్పర స్థలాన్ని ఉపయోగించడం మరియు దానిని ఎలా ఉపయోగించాలిఒక వ్యక్తి ఎవరితోనైనా సన్నిహితంగా ఉన్నప్పుడు ఏమి సూచించబడుతుందోమనకు నచ్చినప్పుడు లేదా నచ్చకపోతే మనం ఏమి చేస్తాముమనం ఎవరితోనైనా ఎందుకు సన్నిహితంగా కూర్చుంటాము మరియు ఎవరితోనైనా ఎందుకు దూరం పాటిస్తాము అనే దాని గురించి మాట్లాడాను కాబట్టి ఇవి మనం చూసిన విషయాలు ఆపై నేను ప్రజలు కలిగి ఉన్న మోనోక్రోనిక్ మరియు పాలిక్రోనిక్ సమయ దృక్పథాలకు సంబంధించి క్రోనెమిక్స్పై కొంత సమయం గడిపాను ఆపై నేను సాంస్కృతిక తేడాలు ఉన్నాయని చెప్పాను కానీ కార్పొరేట్ సంస్కృతి పరంగా చాలా సార్లు అవి ఏకవర్ణ సమయ అవగాహన కోసం వెళ్తాయి కాబట్టి సమయం ముఖ్యం సమయం బడ్జెట్ చేయబడింది సమయం రేషన్ చేయబడింది సమయం డబ్బు కాబట్టిమీ మొత్తం వ్యక్తిత్వాన్ని మీరు సమయాన్ని ఉపయోగించే విధానం ఆధారంగా కొలుస్తారు కాబట్టి మీరు దానిని చాలా పొదుపుగా జాగ్రత్తగా చాలా ప్రణాళికాబద్ధమైన స్థిరమైన పద్ధతిలో ఉపయోగించాలి నేను పారాలింగ్విస్టిక్స్ను అలాగే ఒక రకమైన అశాబ్దిక సమాచార మార్పిడిని సూచిస్తూ ఉపన్యాసాన్ని ముగించాను ఇది స్వర సంకేతాలు మరియు నిశ్శబ్దాన్ని సూచిస్తుందికానీ నిశ్శబ్దం బహుశా వాగ్ధాటి యొక్క అత్యున్నత రూపం అని నేను మీతో కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నిస్తానుఆపై మీరు దానిని చాలా సమర్థవంతంగా ఉపయోగించాలి ఎక్కువ మాట్లాడటం మీకు కావలసిన ఫలితాలను ఇస్తుందని ఇది ఒక రకమైన అపోహ కానీ తరచుగా మీరు జీవితంలో కూడా మీకు కావలసినదాన్ని పొందడానికి నిశ్శబ్దాన్ని ఉపయోగించవచ్చు కాబట్టి దానితో నేను ఉపన్యాసాన్ని ముగించాను ఇందులో నేను బాడీ లాంగ్వేజ్ బేసిక్స్ మరియు యూనివర్సల్స్ గురించి మాట్లాడబోతున్నప్పుడుకొన్ని సంజ్ఞలకు సాంస్కృతికంగా భిన్నమైన అర్థం ఉందని నేను మొదట మీకు చెప్పాలనుకుంటున్నాను ఇది నేను మునుపటి దానిలో కూడా ప్రస్తావించాను కానీ సాంస్కృతిక వ్యత్యాసాలు ఉన్నప్పటికీకొన్ని విశ్వవ్యాప్తంగా ఆమోదయోగ్యమైన వ్యక్తీకరణలు ఉన్నాయి వాస్తవానికిఇప్పటికే జాబితా చేయబడినవి చాలా ఉన్నాయి మరియు మనకు సహాయపడే సార్వత్రిక వ్యక్తీకరణల యొక్క కొన్ని సాధారణ సెట్లను చూడబోతున్నాం మీరు గమనించవలసిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వాటిలో చాలా వరకు పాశ్చాత్య భావనల నుండి ఉద్భవించాయి ఆరిజిన్ అఫ్ స్పిసీస్ పై పుస్తకం ఆపై చింపాంజీల ప్రవర్తనతో మనిషి ప్రవర్తనను అనుసంధానించే డార్విన్ సిద్ధాంతం ఆపై అనేక అధ్యయనాలు జరిగాయి కాబట్టి అవన్నీ వాస్తవానికి పశ్చిమ ప్రాంతం నుండి ప్రారంభమయ్యాయి కాబట్టి మనం సాధారణంగా సార్వత్రికంగా పరిగణించే శరీర భాషా వ్యక్తీకరణలు అన్నీ పాశ్చాత్య పుస్తకాల నుండి వచ్చాయి కాబట్టి వాటిని ముఖ్యంగా భారతీయ సందర్భంలో వర్తించేటప్పుడు మనం మన అభీష్టానుసారం ఉపయోగించాలిమనం చాలా జాగ్రత్తగా ఉండాలి మనం సందర్భాన్ని చూడాలి మరియు విచలనాలను అంగీకరించాలి మునుపటి ఉపన్యాసంలో నేను క్లుప్తంగా ప్రస్తావించిన పెద్దల పాదాలను తాకడం అనే సరళమైన ఉదాహరణను చూడండి ఇప్పుడు పాశ్చాత్య సందర్భంలో మీరు వెళ్లి పెద్దల పాదాలను మాత్రమే తాకకపోతే అది బానిసగా పరిగణించబడుతుంది మరియు అది యజమాని జూనియర్ లేదా అధీన సంబంధం అయితే మీరు పొగిడే ప్రయత్నం చేస్తున్నట్లు పరిగణించబడుతుంది మీరు నిజాయితీగా లేరని మరియు చెత్త సందర్భంలో మీరు సంస్కృతి లేనివారని భావిస్తారు ఇప్పుడు మీకు తెలిసిన భారతీయ సందర్భంలో ఎవరైనా ముఖ్యంగా పెద్దవారి పాదాలను తాకినప్పుడు సరిగ్గా దీనికి విరుద్ధంగా ఉంటుంది ఆమె పాదాలను తాకిన వ్యక్తిని వృద్ధుడు గౌరవప్రదమైననిజాయితీగలమంచి ప్రవర్తన కలిగిన సంస్కారంగల వ్యక్తిగా చూస్తాడు నిజానికి కుటుంబం వాస్తవానికి ఈ వ్యక్తికి చాలా మంచి మరియు సాంస్కృతికంగా ఆమోదయోగ్యమైన పద్ధతిలో శిక్షణ ఇచ్చిందని వారు భావిస్తారు ఇప్పుడు ఈ విచలనాలను చూడండికానీ అదే సమయంలో ఈ రోజు మనం ప్రపంచ దృష్టాంతంలో ఉన్నాము కాబట్టి సంస్కృతుల ప్రత్యేకత వాస్తవానికి విచ్ఛిన్నమై విచ్ఛిన్నమవుతున్న ఈ ప్రపంచీకరణ సంస్కృతిలో మనం జీవిస్తున్నాం కాబట్టి కార్పొరేట్ సంస్కృతిబహుళజాతి సంస్కృతి వాస్తవానికి వ్యక్తిగతమైన వాటిని తొలగించిఅందరికీ సాధారణమైన వాటిని పరిచయం చేస్తోంది కాబట్టి ఈ సందర్భంలో మళ్ళీ మీరు వృత్తిపరమైన కోణంలో సార్వత్రికాలు అంటే ఏమిటి మీరు అనుసరించగల ప్రాథమిక అంశాలు ఏమిటి మరియు మీ భావోద్వేగాలకు వ్యక్తీకరణలుగా ఉపయోగించినప్పుడు మీరు మంచి అభిప్రాయాన్ని సృష్టించడానికి ప్రయత్నించవచ్చు ముఖ్యంగా రక్షణాత్మక సంజ్ఞ పరంగా కొన్ని ప్రాథమిక అంశాలను చూడండి ఇప్పుడు చేతులను దాటడం కాబట్టి చేతులను దాటడం కానీ కొద్దిగా వాలుగా ఉంటుంది కాబట్టి కొంచెం నెమ్మదిగా ఉంటుంది మరియు కాళ్ళు కూడా నిటారుగా ఉండవు ఆపై కొన్నిసార్లు కలిసి లాగబడతాయి ఇప్పుడు ఇది కొంచెం వాలుగా ఉంది ఇది అభద్రత ఇతరులతో కలిసిపోవడంలో ఆసక్తి లేకపోవడం అవతలి వ్యక్తిపై నమ్మకం లేకపోవడం మరియు వ్యక్తి దానిని కొంచెం వాలుగా పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఒక రకమైన అంతర్గత అసౌకర్యం ఉందని సూచిస్తుంది అయితే మీరు ఎవరితోనైనా కూర్చుని ఆపై మీరు దానిని పట్టుకుంటే మీరు సానుభూతి చూపుతున్నారని అర్థం మీరు మాట్లాడుతున్న ఇతర వ్యక్తితో మీరు సానుభూతి చూపుతున్నారని అర్థం నేను జోక్యం చేసుకోబోవడం లేదని మీరు సూచిస్తున్నారు కేవలం కొనసాగండి కాబట్టి నేను నా శరీర భాష మొత్తాన్ని నియంత్రిస్తున్నాను నేను కేవలం కూర్చున్నాను నేను మీ పట్ల పూర్తి శరీరంగా ఉన్నాను అందరూ మీ పట్ల శ్రద్ధ చూపుతారుకాబట్టి ఇది సానుభూతిని సూచిస్తుంది ఇప్పుడు ఇది అభ్యంతరకరమైనదాని సంజ్ఞగా కూడా మారగలదా నేను క్రింద ఉంచిన చిత్రాన్ని చూడండి కాబట్టి చేతులను చాలా నిటారుగా గట్టిగా ఆపై కాళ్ళను దృఢమైన బహిరంగ స్థితిలో దాటడం ఇది ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తుంది ఇది సంతృప్తిని సూచిస్తుంది ముఖ్యంగా మీరు స్వామి వివేకానంద యొక్క మన స్వంత ప్రసిద్ధ చిత్రాన్ని చూసినప్పుడు మీరు అతని వైపు చూసినప్పుడల్లా అతను తన చేతులను దాటుతున్నట్లు చూపబడుతుంది కానీ పాశ్చాత్య సందర్భంలో చూడగలిగినట్లుగా అతను అభ్యంతరకరమైన సంజ్ఞను చూపిస్తున్నాడని సూచించడం లేదుఅతను రక్షణాత్మకమైనదాన్ని కూడా చూపించడం లేదు కానీ ఈ రకమైన ఒకటి ముఖ్యంగా పాదాలు తెరిచినప్పుడు ఆపై చేతులు వాస్తవానికి దాటబడతాయి తద్వారా ఇది ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తుంది ఇది సంతృప్తిని కూడా సూచిస్తుంది నేను నాపై సంతృప్తి చెందాను ఇది వినయాన్ని సూచిస్తుందిఇది వినయాన్ని సూచిస్తుంది కానీ తీవ్రమైన సందర్భంలో నేను ఇతర సంఖ్యను తగ్గించినట్లుగాఇది అహంకారాన్ని సూచిస్తుంది ఇది నేను మీ కంటే శక్తివంతమైనవాడిని అని చూపించగలదు మీరు నాకు ఏమి చేయగలరో చూద్దాంతద్వారా ఇది ఆ రకమైన వైఖరిని కూడా సూచిస్తుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి సాధారణంగా ఏ రకమైన క్రాసింగ్ సంజ్ఞలు అయినా రక్షణాత్మకమైనవిగా పరిగణించబడతాయి కాబట్టి ప్రజలు హ్యాండ్బ్యాగ్ను ఉపయోగించేవిషయంలో కూడా ఆ రకమైన క్రాసింగ్ సంజ్ఞలను ఉపయోగిస్తారు పాదాలను చూడండి ఇప్పుడు మన పాదాలు ఆకర్షణను అలాగే అయిష్టతను సూచిస్తాయి కాబట్టి మీరు ఎవరితోనైనా ఆకర్షితులై నిలబడి లేదా కూర్చుని ఉంటే మీరు వారితో మాట్లాడుతున్నారో లేదో మీ పాదాలు ఆ దిశలో చూపుతాయి వారు చెప్పే ఈ ఆకస్మిక ప్రతిస్పందన సాధారణంగా మీ పాదాలు తెరిచి ఉన్నట్లుగా ఆ వ్యక్తి వైపు చూపుతుంది కాబట్టి మీరు ఆ వ్యక్తితో సంభాషణను స్వాగతించారు ఆపై మీరు ఆ వ్యక్తి పట్ల ఆసక్తి కలిగి ఉంటారు కానీ అది ఇష్టపడనిది అని కూడా అర్ధం కావచ్చు పాదాలను ఉపయోగించే విధానం వాటిని ఉపసంహరించుకుంటేమీరు ఆ వ్యక్తితో మాట్లాడటానికి నిజంగా మొగ్గు చూపడం లేదని అర్థం లేదా మరొక పరిస్థితిని చూడండి మీరు ఇద్దరు వ్యక్తులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నట్లయితే వారు మీ సహవిద్యార్థులు ఇప్పుడు ప్రజల పాదాలు ఒకే చోట ఉండి వారు తమ టోర్సోలను మాత్రమే తిప్పుకుంటే వారు మిమ్మల్ని చూసి ఆపై మీతో మాట్లాడతారు కానీ అప్పుడు వారు పూర్తిగా మీ వైపు తిరిగి ఆపై పాదాలను తెరిచి ఉంచరు కాబట్టి మీరు సంభాషణలో చేరాలని వారు కోరుకోవడం లేదని ఇది సూచిస్తుంది వాస్తవానికి వారు మీ చేరికను ఇష్టపడరు కానీ మరోవైపు నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా మీరు చేరాలని వారు కోరుకుంటే వారు చేరడానికి మీకు స్వాగతం ఉందని సూచిస్తూ అడుగులు తెరిచి ఉంచుతారు కాబట్టి ఈ పాదాలు ముఖం మనసుకు సూచిక అని మనం భావించినప్పటికీ ఇది ఒక వ్యక్తి గురించి ప్రతిదీ ఇస్తుంది పాదాలు కూడా వ్యక్తి ఏమి ఆలోచిస్తున్నాడో మరియు వ్యక్తి చాలా ఆకస్మికంగా ఏమి చేయాలనుకుంటున్నాడో దాని గురించి చాలా ముఖ్యమైన ఆధారాలను ఇవ్వగలవు ఆకర్షణ పరంగా మరికొన్ని ప్రాథమిక అంశాలు మరియు సార్వత్రిక అంశాలను చూడండి పురుషులు మాట్లాడేటప్పుడు అప్పుడప్పుడు చెవి లోబ్లలో ఒకదానితో ఆడతారు తద్వారా వారు మాట్లాడుతున్న వ్యక్తి పట్ల ఆకర్షితులవుతున్నారని సూచిస్తుంది మహిళల విషయంలో వారు జుట్టు తాళంతో ఆడుకుంటారని లేదా వారు జుట్టును ముందు ఉంచడానికి ప్రయత్నిస్తారని లేదా వారు నిరంతరం తమ జుట్టును చెవుల వెనుక ఉంచుకుంటారని నమ్ముతారు కాబట్టి ఈ సంజ్ఞలు ముఖ్యంగా దానిని వదులుగా వదిలి ముందు ఉంచడం కనీసం ముందు ఉన్న వ్యక్తితో మాట్లాడటానికి తమకు ఆసక్తి ఉందని చూపిస్తుందని వారు సాధారణంగా చెబుతారు వారు ఆ వ్యక్తితో మాట్లాడటానికి ఇష్టపడతారు కాకపోతే అది చాలా తీవ్రమైన రకమైన ఆకర్షణకు దారితీస్తుంది కానీ కనీసం వారు భయపడరు ఈ వ్యక్తితో మాట్లాడటానికి వారు నిరోధించబడరు దీనికి విరుద్ధంగా పురుషులు చెవి మైనపును త్రవ్వుతారు ముఖ్యంగా వారు పెన్ కవర్ తీసుకొని దానిని ఉపయోగించవచ్చు ఆపై చెవి మైనపును త్రవ్వవచ్చు లేదా ముక్కును తీయవచ్చు ముఖ్యంగా మహిళలతో సంభాషించేటప్పుడు వారు మురికిగా లేదా వికృతంగా ఉండాలి కాబట్టి ఎందుకంటే అక్కడ కొన్ని వికృతమైన ఆలోచనలు జరుగుతున్నాయిఅవి వారి ముక్కు తీయడం లేదా చెవి మైనపు తవ్వడానికి ప్రయత్నించడం ద్వారా సూచించబడతాయిముఖ్యంగా వారు ఎవరితోనైనా సంభాషిస్తున్నప్పుడు కాబట్టివారు అనుకోకుండా దీన్ని చేస్తున్నారు మరియు వారు దానిని నియంత్రించలేరుకానీ ఎదురుగా కూర్చున్న వ్యక్తి ఆలోచనలు చాలా స్పష్టంగా లేవని అర్థం చేసుకోవచ్చు బేసిక్స్ మరియు యూనివర్సల్స్ పరంగా నేను ఇంతకు ముందు కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నిస్తున్న ఏ సంజ్ఞ అయినాఅది తెరిచి ఉంటేదాటాలని భావించినట్లుగా దాటబడదు కాబట్టిఏ రకమైన నిష్కాపట్యత చేతులు తెరవడంఅరచేతులు తెరవడం పూర్తిగా కప్పబడనికానీ అవాంఛనీయమైన కోటు కూడా కాబట్టి ఇవన్నీ నేను బహిరంగంగా ఉన్నానని నేను నిజాయితీగా ఉన్నానని నేను నిజాయితీగా ఉన్నాననిమీతో మాట్లాడటానికి నాకు స్వేచ్ఛ ఉందని సూచిస్తున్నాయి దీనికి విరుద్ధంగా రక్షణాత్మకత చేతులు దాటి ఆపై మాట్లాడేటప్పుడు వారు పక్కకి చూస్తారు వారు కంటి సంబంధాన్ని కొనసాగించడం లేదు ముక్కును తాకడం లేదా రుద్దడంకళ్ళు రుద్దడం బటన్ కోట్ దూరంగా లాగడం వంటివి చేయరు కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు అవతలి వ్యక్తి దూరంగా వెళుతూ ఉంటాడు కాబట్టిఅవతలి వ్యక్తి కొంతవరకు డిఫెన్సివ్ మోడ్లో ఉన్నాడని ఇది సూచిస్తోంది అనుకోకుండా చాలా సరళమైన మార్గాల్లో సూచించబడుతుంది కానీ చాలా సార్లు మనం అనుకోకుండా చేస్తాము మాంసాన్ని పించ్ చేయడం కాబట్టి మీరు మీరే పించ్ చేయడానికి ప్రయత్నిస్తారు ఆపై పెన్ను నమలడం లేదా ఏదైనా నమలడం కొంతమంది కాలర్ నమలుతారు కాబట్టి వారి చేతిలో ఉన్నదంతా వారు నమలుతూనే ఉంటారు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు నమిలే గమ్ కూడాఇది ఒక రకమైన మానసిక అభద్రత అని ప్రజలు చెబుతారు బొటనవేలు మీద బొటనవేలు వేయడంబొటనవేలు మీద బొటనవేలు వేయడం వంటివి కాబట్టి ఇవన్నీ అభద్రత యొక్క లక్షణాలుకానీ వ్యతిరేక సహకారం ఎవరైనా మీకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారని మీరు ఎలా అర్థం చేసుకుంటారు స్ప్రింటర్ స్థానంలో ఎగువ శరీరం కాబట్టి స్ప్రింటర్ స్ప్రింట్ చేయబోయే వ్యక్తిలా ఉంటాడు ఇతరుల వైపు కొంచెం వంగి ఉంటాడు కాబట్టి ఈ స్వల్ప వాలు ఉపసంహరణకు బదులుగా అవతలి వ్యక్తి ఆసక్తి కలిగి ఉన్నాడని చూపిస్తుంది కాబట్టి మీరు ఎంత ఎక్కువ వెనక్కి వంగి ఉంటారో మీరు ఉదాసీనంగా ఉంటారు మీరు వెనుకబడి ఉంటారు మీకు సంభాషణపై ఆసక్తి ఉండదు నిటారుగా కూర్చుని మీరు కొంతవరకు తటస్థంగా ఉంటారు కానీ ముందు ఉన్న వ్యక్తి వైపు కొంచెం మొగ్గు చూపడం అనేది మీరు నిజంగా సంభాషణ పట్ల ఆసక్తి కలిగి ఉన్నారని ఆ వ్యక్తితో మాట్లాడటానికి ఆసక్తి కలిగి ఉన్నారని సూచిస్తుంది కుర్చీ అంచున కూర్చుని మీరు దీన్ని ఎప్పుడు చేస్తారో గుర్తుంచుకోండి ముఖ్యంగా మీరు థ్రిల్లర్ చూసినప్పుడు సస్పెన్స్ మూవీ చూసినప్పుడు మీరు చాలా మునిగిపోయిన ఏదైనా సంఘటనను చూసినప్పుడు కాబట్టి మొదట్లో సినిమా ప్రారంభమైనప్పుడు మీరు సీటు వెనుక భాగంలో విశ్రాంతిగా ఉంటారు నెమ్మదిగా సినిమా ముగుస్తుంది మరియు ఇది మీకు చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది కాబట్టి మీరు చివరి క్లైమాక్స్ వైపు కదులుతారు మీరు అక్షరాలా సీటు అంచున ఉంటారు మరియు ఏమి జరుగుతుందో ఎవరు చేశారో మీరు చూడాలనుకుంటున్నారు కాబట్టి కుర్చీ అంచున కూర్చోవడం మీరు సహకరిస్తున్నారని చూపిస్తుంది మీ ముందు ఏమి జరుగుతుందో మీకు లోతుగా ఆసక్తి ఉంది ముఖాముఖి సంజ్ఞలు మరియు బట్టలు విప్పని కోటు కాబట్టి ఇవన్నీ మీరు నిజంగా సహకరించడానికి ప్రయత్నిస్తున్నారని సూచిస్తాయి ఇప్పుడుఆత్మవిశ్వాసం ఇది వ్యక్తికి నటన ద్వారా వచ్చే విషయం కాదు కానీ సాధారణంగా వ్యక్తి నిటారుగా ఉన్న చేతుల వలె ఆత్మవిశ్వాసంతో ఉన్నప్పుడు ఆపై వెనుకకు చేతులు వేస్తాడు కాబట్టి ఉదాహరణకు కూర్చున్నప్పుడు వ్యక్తిని ఇలా ఉంచుతారు వీపు గట్టిపడుతుంది కాబట్టి నిటారుగా నిలబడి బొటనవేలుతో కోటు పాకెట్స్లో చేతులు కోటు ల్యాపెల్లపై చేతులు ఉంటాయి ఇప్పుడు కోటు జేబులో బ్రొటనవేళ్లు ఉన్న చేతులు విశ్వాసాన్ని చూపుతున్నాయి కానీ కోటు జేబులో బొటనవేలు ఉన్న చేతులు ఆ వ్యక్తి రక్షణాత్మకమైనదని చూపించగలవు కోటు తొడుగుల మీద చేతులు ఉండటం ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తుంది కానీ చేతులు కోటు లోపల ఎక్కడో దాచడానికి ప్రయత్నిస్తాయి కాబట్టి ఇది అభద్రతను సూచిస్తుంది భయాందోళన ఎలా సూచించబడుతుంది తరచుగా గొంతు క్లియర్ చేయడం ముఖ్యంగా మాట్లాడేటప్పుడు మళ్ళీ ఇది భయాన్ని సూచిస్తుంది కానీ గది చాలా చల్లగా ఉంటే లేదా వ్యక్తి నిజంగా తీవ్రమైన జలుబుతో బాధపడుతుంటే ఆ వ్యక్తి అలా చేయవచ్చు వంటి మినహాయింపులు ఉన్నాయి కాబట్టి మీరు విచక్షణను ఉపయోగించాలి నేను తదుపరి ఉపన్యాసంలో దీని గురించి మాట్లాడతాను కానీ ప్రస్తుతం ఎవరైనా గొంతు క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ప్రాథమిక అంశాలు సాధారణంగా వ్యక్తి నాడీగా ఉంటాడు ముఖ్యంగా వ్యక్తిని ప్రసంగం చేయమని అడిగే పరిస్థితిలో ముఖ్యంగా చీకటిలో ఈలలు వేయడం వ్యక్తి కదులుతున్నప్పుడు చీకటికి భయపడతాడు కాబట్టి ఈలలు వేయడం అనేది వ్యక్తి అంతగా భయపడటం లేదని మరియు కొంత ధైర్యాన్ని కూడగట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారని కానీ వాస్తవానికి వ్యక్తి లోపల నాడీగా ఉన్నాడని తెలియజేయడానికి ఒక మార్గం ధూమపానం ముఖ్యంగా ఇంటర్వ్యూకి ముందు ముఖ్యంగా మీ యజమానిని కలిసే ముందు ముఖ్యంగా మీరు వెళ్లి చాలా ముఖ్యమైన విషయం మాట్లాడటానికి ముందు అది భయాన్ని సూచిస్తుంది మాంసం చిట్లించడం చికాకు పడటం చికాకు పడటం అంటే మీ వేలితో లేదా మీ కాలుతో చేయడం కాబట్టి మీరు ఎందుకు చేస్తున్నారో మీ వేళ్లు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాయో మీకు తెలియకపోయినా మీరు ఏదైనా చేస్తారు మాట్లాడేటప్పుడు నోరు కప్పుకోవడం అంటే మీరు ఏదో దాచడానికి అబద్ధం చెప్పడానికి ప్రయత్నిస్తున్నారని అర్థం కానీ అదే సమయంలో మీరు భయపడుతున్నారు ఎందుకంటే మీరు నిజంగా అబద్ధం చెబుతున్నారని ఎవరైనా తెలుసుకోవడం మీకు ఇష్టం లేదు జేబులో నుండి డబ్బు లేదా కీలను కదిలించడం కాబట్టి మీరు కొన్ని కీలను ఉంచారు కానీ అప్పుడు మీరు నవ్వడానికి ప్రయత్నిస్తారు చెవులను లాగడం దాన్ని లాగడానికి ప్రయత్నించడం లేదా మడవడానికి ప్రయత్నించడం లోపల ఉంచి ఆపై చేతులు మోగించడం వంటివికాబట్టి ఈ విషయాలన్నీ భయాన్ని సూచిస్తాయి నిరాశ వ్యక్తి నిరాశకు గురైనప్పుడు సాధారణంగా అతను చిన్న శ్వాసలు తీసుకుంటాడు లేదా గట్టిగా చేతులు పట్టుకున్నట్లు అనిపిస్తుంది చేతులు మోగుతాయి కాబట్టి చేతులు మోగడం అనేది భయాన్ని సూచిస్తుంది కానీ విపరీతమైన చేతులు మోగడం అనేది నిరాశను సూచిస్తుంది ముష్టి వంటి హావభావాలు జుట్టును చేతితో రుద్దడం మెడను వెనుకకు రుద్దడం ఇవన్నీ ఆ వ్యక్తి విసుగు చెందాడని సూచిస్తాయి కొన్ని చాలా వేగవంతమైన ప్రవర్తన మరియు వివరణలను చూద్దాం వంగి ఉన్న తల కొద్దిగా వంగి ఉన్న తల ఇది మీ ప్రసంగంలో ఆ వ్యక్తికి ఆసక్తి ఉందని సూచిస్తుంది గడ్డం నొక్కడం నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నించడం ముఖం క్రిందికి చూడటం ముఖం పక్కకి తిప్పడం ముఖం క్రిందికి చూడటం కాబట్టి మిమ్మల్ని నమ్మకపోవడం గోర్లు కొరకడం అభద్రత భయము చేతులు రుద్దడం ఎదురుచూడటంకాబట్టి మీరు చిన్న పిల్లలకు చెప్పినప్పుడు తల్లిదండ్రులుగా లేదా ఉపాధ్యాయుడిగా మీరు ఇలా చెబుతారు ఓహ్ ఈ వారాంతంలో పిక్నిక్కు వెళ్దాం కాబట్టి వెంటనే పిల్లలు ఇలా చేస్తారు ఓహ్ వావ్ నేను సిద్ధంగా ఉన్నాను మనం ఎక్కడికి వెళ్తున్నాము కాబట్టి చేతులు రుద్దడం అంచనాను సూచిస్తుంది చెవిని లాగడం లేదా లాగడం అంటే అనిశ్చితి అని అర్ధం కావచ్చు కాబట్టి మీరు ఏమి చెప్తున్నారో నేను నిర్ణయించలేను చేతితో చెంప కాబట్టి చేతితో చెంప మూల్యాంకనం ఆలోచన తాకడం ముక్కును కొద్దిగా రుద్దడం అంటే తిరస్కరణ సందేహం అబద్ధం కన్ను రుద్దడం మళ్ళీ అనుమానం అపనమ్మకం చేతులు వెనుకకు పట్టుకోవడం నేను క్విజ్ లో ఒక చిత్రాన్ని కూడా చూపించాను అది కోపం నిరాశ భయం కానీ ఇది తల వెనుక భాగంలో లేదు కానీ చేతులు వెనుకకు పట్టుకున్నాయి అప్పుడు మీరు దానిని పట్టుకున్నారని దాచిపెడుతున్నారు ఇది మీకు కోపం నిరాశ లేదా భయం ఉందని చూపిస్తుంది లాక్ చేయబడిన చీలమండలు మళ్ళీ భయం వేలు గోళ్ళను తనిఖీ చేయడం లేదా గడియారం వైపు చూడటం కాబట్టి ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఆ వ్యక్తి వేలు గోళ్ళను నిశితంగా పరిశీలిస్తున్నారు లేదా గడియారం వైపు తరచుగా చూస్తున్నారు కాబట్టి ఇది నేను విసుగు చెంది ఉన్నానని లేదా గర్వాన్ని చూపించగలనని సూచిస్తుంది కాబట్టి మీరు ఎలాంటి అర్ధంలేని విషయాలు మాట్లాడుతున్నారు కాబట్టి ఇది నిజంగా విసుగు తెప్పిస్తుంది వాస్తవానికి ఎవరైనా మీకు నిజంగా విసుగు తెప్పిస్తున్నారని మీకు తెలిస్తే వేలు గోళ్ళను చూడటం ఆ వ్యక్తి మీకు విసుగు తెప్పిస్తున్నాడని లేదా మీ చేతిలో లేదా గోడపై అమర్చిన గడియారం వైపు చూస్తున్నారని సూచిస్తుందని సూచించబడింది దాన్ని తరచుగా చూడటం మీకు విసుగుగా ఉందని మీరు నా సమయాన్ని వృధా చేస్తున్నారని సూచిస్తుంది చేతిలో తల ఉంచి కళ్ళు మసకబారడం అంటే విసుగు అని అర్ధం నేను మళ్ళీ ఒక చిత్రాన్ని చూపించాను కాబట్టి క్విజ్లో ఇది విసుగు అని సూచిస్తుంది వేగంగా నిటారుగా నడిచే ఆత్మవిశ్వాసం దానికి విరుద్ధంగా నడక వాలుగా ఉండి ఆపై తల నెమ్మదిగా ఉండి ఆపై నిరాశకు గురైనట్లయితే నేను దానిని చివర ఉంచాను జేబులో చేతులు పెట్టి భుజాలను వేటాడుతూ నడవడం అనేది నిరాశ కలిగించే విషయం నడుము మీద చేతులతో నిలబడటం అంటే సంసిద్ధత అని అర్ధం నేను సిద్ధంగా ఉన్నాను కానీ అది దూకుడు అని కూడా అర్ధం కాళ్ళను దాటుతూ కూర్చోవడం పాదాలను కొద్దిగా తన్నడం విసుగును సూచిస్తుంది కాళ్ళను వేరుగా ఉంచి కూర్చోవడం తెరిచి సడలించడం ఛాతీపై చేతులు దాటడం రక్షణ కొన్నిసార్లు ప్రజలు ఫోల్డర్ను కూడా ఉపయోగిస్తారు ఆపై అక్కడ ఉంసూచిస్తుంది కాబట్టి వారి ముందు కూర్చున్న వ్యక్తితో వారు సౌకర్యంగా లేరని సూచిస్తుంది జేబులో చేతులు పెట్టి భుజాలు వేటాడుతూ నడవడం అనేది నిరాశను సూచిస్తుంది తల వెనుక చేతులు పట్టుకుని కూర్చోవడం కాళ్ళు దాటడం కాబట్టి క్విజ్లో ఒక చిత్రం ఉంది బాస్ ఇలా కూర్చున్నాడు ఆపై అది ఆత్మవిశ్వాసాన్ని ఆధిపత్యాన్ని చూపిస్తుంది ఓపెన్ అరచేతి చిత్తశుద్ధి నిష్కాపట్యత అమాయకత్వం కూడా కాబట్టి మీలాంటి పిల్లలు మీ చేతిలో ఉన్నదాన్ని నాకు చూపించమని వారికి చెప్తారు వారు ఇలా చూపిస్తారు కాబట్టి నాకు ఏమీ లేదని సూచిస్తూ అమాయకత్వం ముక్కు వంతెనను చిట్లించడంముఖ్యంగా కళ్ళు మూసుకోవడం కాబట్టి అది మూల్యాంకనం వేళ్ళను నొక్కడం లేదా డ్రమ్మింగ్ చేయడం అంటే అసహనం నిటారుగా ఉన్న వేళ్లుఅధికారంగలవి చిట్లించడం ప్రేమించడంజుట్టును రుద్దడం ఆత్మవిశ్వాసం లేకపోవడం అభద్రత కాబట్టిమీరు ముఖ్యంగా సహచరులను చూడవచ్చువారు యజమానితో మాట్లాడాలనుకున్నప్పుడుముఖ్యంగా ఇంక్రిమెంట్ లేదా కొంత డబ్బు అడిగే విషయంలో కాబట్టి వారు అడిగేటప్పుడు వారి జుట్టును గీయడానికి ప్రయత్నిస్తారు సర్నేను మిమ్మల్ని ఈ విషయం అడగాలనుకుంటున్నాను కాబట్టిఇది ఆత్మవిశ్వాసం మరియు అభద్రత లేకపోవడాన్ని చూపిస్తుంది ఇప్పుడునేను చర్చించేది మీ కణాలలో ప్రాథమిక అంశాలుకానీ వాటిని చిటికెడు ఉప్పుతో ఉంచండిమీరు దానిని భారతీయ సందర్భంలో ఉపయోగించినప్పుడు మీరు దానిని తగిన విధంగా ఉపయోగించాలి తదుపరి ఉపన్యాసంలో మనం దానిని చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మనం ఎలా అర్థం చేసుకోగలమో మరియు నిజమైన సమస్యలు ఏమిటో చూస్తాము కానీ నేను ముగించే ముందు శరీర భాషపై మరికొన్ని ఆలోచనలు మరియు ఈ శరీర భాషను తగిన విధంగా ఉపయోగించడానికి మీరు ప్రేరేపించబడాలని నేను కోరుకుంటున్నాను శరీర భాష మనలో సహజంగా ఉన్నందున అది మనలో ఉంది అది మన శరీరంలో ఉంది అది మన వ్యవస్థలో ఉంది అది మన మెదడులో ఉంది అది మన ప్రవర్తనలో ఉంది కాబట్టి మీరు వెళ్లి బయటి నుండి ఏదైనా తీసుకురావాల్సిన అవసరం లేదు ఒక సాధారణ మానవుడితో పోలిస్తే ఒక అంధ వ్యక్తి కూడాఇద్దరూ శరీర భాషను ఒకే విధంగా వ్యక్తీకరించడానికి ప్రయత్నిస్తారని అధ్యయనాలు చూపించాయి ఉదాహరణకు వారు విజయం సాధించినప్పుడువారిద్దరూ చేతులు పైకెత్తుతారు కాబట్టి వారు విచారంగా ఉన్నప్పుడుముఖం రెండు ముఖాలపై ఒకే రకమైన వేదనను సూచిస్తుంది ఆ వ్యక్తి అంధులా లేదా ఆ వ్యక్తి సాధారణంగా చూడగలడా కాబట్టి ఒక అంధ వ్యక్తి కూడా శరీర భాషలో సమర్థవంతంగా వ్యక్తపరుస్తాడు కాబట్టి ఇది మీరు గుర్తుంచుకోవలసిన విషయం కాబట్టి మీరు ఇతరులలో ఇష్టపడే చాలా భావోద్వేగ వ్యక్తీకరణలుమీరు మీలో గ్రహించాలి వాస్తవానికి అవన్నీ గుప్తంగా ఉంటాయి కాబట్టి అవి దాచబడి ఉంటాయి దాచబడి ఉంటాయి మీరు దానిని ఎవరి నుండి రుణం తీసుకోవలసిన అవసరం లేదు మీరు చేయవలసింది ఏమిటంటేమీరు శ్రద్ధ వహించాలి మీరు చెడును నియంత్రించాలి కానీ మీరు పని చేసిమంచి వాటిని వ్యక్తపరచడానికి ప్రయత్నాలు చేయాలి మీరు వాటిని పేటెంట్ చేయాలి మీలో ఏమి దాగి ఉంది మీరు వాటిని బయటకు తీసుకురావాలి అది బయటకు రావాలి ఇప్పుడు నేను ఇచ్చిన సూచనలు నేను ఎలాంటి హావభావాలను ఉపయోగిస్తున్నానో మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలి ఆదర్శవంతంగా చెప్పాలంటే మీరు అద్దం ముందు నిలబడాలి మీరు ఏదైనా సాధన చేస్తున్నప్పుడు మీ హావభావాలను చూడండి కానీ అంతకు మించి మీరు చేస్తున్న అసంకల్పిత హావభావాలపై మాకు ఆసక్తి ఉంది మీరు సమూహంలో ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు మీకు తెలియకుండానే మీకు తెలియకుండానే వీడియోలు చేయమని ఎవరినైనా అడగండి ఆపై ఆ స్నేహితుడు మీకు దగ్గరగా ఉంటే మీరు ఆ స్నేహితుడితో కూర్చుని ఆపై మీ స్వంత ప్రవర్తనను విశ్లేషించడానికి ప్రయత్నించండి స్నేహితుడిని అడగండి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మీ ప్రవర్తనలలో ఏది ఆమోదయోగ్యమైనది మరియు మీరు ఏ వ్యక్తీకరణలను మార్చగలరు మరియు మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు మీరు ఎప్పుడు రక్షణాత్మక పద్ధతిలో ప్రవర్తిస్తున్నారు ఎప్పుడు అభ్యంతరకరమైన రీతిలో ప్రవర్తిస్తున్నారు ఇతరులకు ఇచ్చిన బాడీ లాంగ్వేజ్ సూచనలు ఏమిటి మీరు దూకుడుగా ఉన్నారని మీరు భయపడుతున్నారని మరియు మీరు నమ్మకంగా ఉన్నారని సూచిస్తున్నారు మీరు సంతోషంగా ఉన్నారని సూచిస్తున్నారు కాబట్టి మీ శరీరం నుండి వచ్చే ఆధారాలు ఏమిటి కాబట్టి మొత్తంగా మీ జీవితాన్ని మెరుగుపరచడానికి మరియు మీరు కోరుకున్నది సాధించడానికి శరీర భాషను ఉపయోగించడానికి ప్రయత్నించండి ముగింపు ఆలోచనగా మీరు మార్తా గ్రాహం నుండి ఒక ఉల్లేఖనాన్ని వదిలివేయాలని నేను కోరుకుంటున్నాను ఇది శరీరం ఎప్పుడూ అబద్ధం చెప్పదు అభివృద్ధి చెందడానికి ఒక మంచి అలవాటుగామీరు ఎల్లప్పుడూ నిజం మాట్లాడాలని నేను మీకు చెబితే మీరు నన్ను చూసి నవ్వుతారు ఓహ్ ఈ ప్రపంచం అబద్ధాలతో నిండి ఉందిఅప్పుడు నేను అన్ని సమయాలలో నిజం ఎలా మాట్లాడగలనుఅప్పుడు ఈ ప్రపంచం మహాత్మా గాంధీ లేదా హరిశ్చంద్ర వంటి వ్యక్తుల కోసం కాదు కాబట్టిమనం అబద్ధాలు చెప్పాల్సి ఉంటుంది మరియు అబద్ధాలు చెప్పకుండా మనం మనుగడ సాగించలేము ఇప్పుడు మీకు ఆ రకమైన ఆలోచన ఉంటే ఈ కోట్ మీకు చెబుతుంది మీకు కావలసినది చేయండి మీరు మీ మాటలలో అబద్ధాలు చెబుతూనే ఉంటారు అంటే 7 శాతం పదాలు మీరు ఇతరులకు ఏమి చెప్తున్నారో మీరు చెప్తున్నారు కానీ మీ శరీరంలో 93 శాతం ఇతర వ్యక్తులు వాస్తవానికి ప్రభావం పరంగా చూస్తున్నారు మరియు మీ శరీర వ్యక్తీకరణలలో 100 శాతం వారు ఎప్పుడూ అబద్ధం చెప్పరు మీరు ఏమి ఆలోచిస్తున్నారు మీరు ఎలా అనుభూతి చెందుతున్నారు మీ ముందు ఉన్న వ్యక్తి గురించి మీరు ఏమి ఆలోచిస్తున్నారు ఈ విషయాలన్నీ అవతలి వ్యక్తి చాలా పారదర్శకంగా చూస్తారు మీ శరీరం మొత్తం కథను చెబుతోంది మీ శరీరం వాస్తవానికి ఆత్మకథ ఇతరులు దానిని చాలా సులభంగా చదవగలరు కాబట్టి మీ శరీరం ఎప్పుడూ అబద్ధాలు చెప్పదని మీరు గ్రహించినప్పుడుమీరు జాగ్రత్తగా ఉండకూడదా మరియు మీరు అలా అనుకోకూడదాఅని ఆలోచించడంలో అర్థం లేదు మీరు అన్ని సమయాలలో అబద్ధాలు చెబుతారు మరియు ప్రజలను ఒప్పించడానికి ప్రయత్నిస్తారు ప్రజలు మిమ్మల్ని విశ్వసించరువారు శరీరం మీకు ఏమి చెబుతుందో చూడటానికి వెళుతున్నారు మరియు వారు కూడా మీకు చెప్పరు వారు శరీరాన్ని చూస్తున్నారనివారి మనస్సు పొందడానికి ప్రయత్నిస్తున్నది మరియు వారు సహజమైన అనుభూతిని పొందుతారు కానీ మన సహజమైన భావాలన్నీ వాస్తవానికి భావోద్వేగ వ్యక్తీకరణలు శరీర భాషా సూచనల ద్వారా మార్గనిర్దేశం చేయబడతాయి కాబట్టి శరీరం ఎప్పుడూ అబద్ధం చెప్పదు శబ్ద మరియు అశాబ్దిక సమాచార మార్పిడి పరంగా నిజం మాట్లాడండి కాబట్టిఈ ఆలోచనతో నేను ఈ వీడియోను ముగిస్తానుధన్యవాదాలుఈ వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలు తదుపరి ఉపన్యాసంలో మీ శరీర భాషను మెరుగుపరచడానికి మరిన్ని సూచనలతో నేను తిరిగి వస్తాను